కాబట్టి నేను క్లియర్ చేస్తున్నాను కాబట్టి ఇది FDTDలో నేను దీన్ని ఎలా అమలు చేయాలి అనే తదుపరి ప్రశ్నకు మమ్మల్ని తీసుకువస్తుంది సరే కాబట్టి నేను ఒక ఖచ్చితమైన కేసు ని దీనిని తీసుకుంటాను ఇది నా సరిహద్దు మరియు నేను మీకు ఈ సెల్ ని చూపుతున్నాను కాబట్టి దానిని పెద్దదిగా చేయండి ఇది సరైన సరిహద్దు అంటే ఈ సరిహద్దు దాటి ఏమీ లేదు మరియు నేను ఒక సాధారణ 2D TM పోలరైజేషన్ కేసును తీసుకున్నాను మరియు నేను ఏమి చేయాలనుకుంటున్నాను అంటే ఎలెక్ట్రిక్ ఫీల్డ్లోని ఏ కాంపోనెంట్ని విధించాలనుకుంటున్నామో ఇది సరిహద్దు Ey పై ఉన్న ఫీల్డ్ అంటే సరిహద్దు పై ఉన్న వేరియబుల్ గుర్తింపులలో ఇది వర్తింపజేయాలి కాబట్టి నేను Ey ని Ey పై సరిహద్దు షరతును విధించాలి కాబట్టి మేము దీన్ని FDTD లో విధించాలని అనుకుంటున్నాము కాబట్టి మీరు ఇప్పుడు సవాలును చూడండి విద్యార్థి Ey అనేది సరిహద్దుకు టాంజెంట్ Ey సరిహద్దు కు టాంజెంట్ కానీ అది కుడి వైపు సరిహద్దుకు ప్రయాణిస్తున్న ప్లేన్ ఊహించండి k వెక్టర్స్ గోడకు లంబంగా ఉంటాయి కానీ విద్యుత్ క్షేత్రం ఎక్కడ ఉంది విద్యుత్ క్షేత్రం అడ్డంగా కుడివైపు స్థిరంగా ఉంటుంది మీరు దీన్ని ఎలా చేస్తారు మీరు ఇక్కడ ఏ సమయంలో ఈ షరతు విధించడానికి ప్రయత్నిస్తున్నారో మీరు ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నారో చూడండి ∂x 1c∂t Ey0 కాబట్టి స్పేస్ డెరివేటివ్ ఉంది మరియు టైమ్ డెరివేటివ్ ఉంది పరిమిత వ్యత్యాసాల ద్వారా స్పేస్ డెరివేటివ్ని నేను ఎలా గణిస్తాను కాబట్టి ఒక అవకాశం ఏమిటంటే నేను కేంద్ర వ్యత్యాసాన్ని బదులుగా బ్యాక్వర్డ్ వ్యత్యాసాన్ని తీసుకోగలను మధ్య వ్యత్యాసం కుడి వైపున ఉన్న కొంత విలువ మరియు ఎడమ వైపున కొంత విలువపై ఆధారపడి ఉంటుంది మరియు ఆ రెండింటిని తీసివేయండి ఇక్కడ నేను అలా చేయలేను ఎందుకంటే ఇది డొమైన్ ముగింపు అయినందున దీనికి కుడివైపు నాకు ఏమీ లేదు కాబట్టి నేను సెంటర్ డిఫరెన్స్ చేయలేను కాబట్టి ఒక అవకాశం ఏమిటంటే నేను స్పేస్లో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ చేస్తాను నేను ఇప్పటికీ సరైన సమయంలో కేంద్ర వ్యత్యాసాన్ని చేయగలను కానీ బాక్వర్డ్ డిఫరెన్స్ ఎర్రర్ చేయడం వల్ల కలిగే ప్రతికూలత ఏమిటంటే లోపం పెరుగుతుంది ఇది సరిహద్దు పరిస్థితి కాబట్టి లోపాన్ని పరిచయం చేయబోతున్నాను ఆపై పరిమిత వ్యత్యాసాలు చేయడంలో నా అసంపూర్ణ మార్గం మీకు మరింత లోపాన్ని ఇస్తుంది కాబట్టి నేను బాక్వర్డ్ డిఫరెన్స్ చేయగలను కానీ లోపం ఎక్కువగా ఉంది కాబట్టి మేము చేసే రాజీ ఏమిటంటే సెంటర్ డిఫరెన్స్ ఉపయోగించడం కాబట్టి ఉపయోగించండి కానీ నేను సెంటర్ డిఫరెన్స్ చేయలేను కాబట్టి ఏమీ లేనందున ఈ సరిహద్దుకు కుడివైపున వేరియబుల్ స్టోర్ అయి లేవు కాబట్టి నేను దానిని సెంటర్ డిఫరెన్స్ లను ఉపయోగిస్తాను కానీ నేను దీన్ని విధించినట్లయితే సరిహద్దు లోపల ఈ సగం సెల్ను విధిస్తాను ఉదాహరణకు x z స్థానంలో కాబట్టి నేను ఈ సరిహద్దు షరతును సాంకేతికంగా విధించబోతున్నాను అది సరిహద్దులో ఉండాలి కానీ అలా చేయడం వల్ల ఈ బాక్వర్డ్ డిఫరెన్స్ సమస్య ఉంది కాబట్టి సెల్ చివరిలో కాకుండా సెల్ మధ్యలో ఈ సరిహద్దు షరతుని వర్తింపజేయనివ్వండి కాబట్టి నేను ఎడమ మరియు కుడి వైపున విలువను కలిగి ఉన్నాను నేను సెంటర్ డిఫరెన్స్ చేయగలను కాబట్టి ఇది ఒక రాజీ పరిష్కారం మీరు దీన్ని నిజంగా చేయాలనుకుంటే మీరు దీన్ని చేయవలసిన బంగారు నియమం కాదు మీరు బ్యాక్వర్డ్ డిఫరెన్స్ని చేయవచ్చు కూడా రెండింటికీ లోపం పరంగా కొంత మార్పిడి ఉంటుంది మీరు Ey విలువను అప్డేట్ చేయాలి కాబట్టి FDTDలో ఈ మొత్తం అమలు చేయడం అంటే నేను Ey సరిహద్దులో ఎలా అప్డేట్ చేయాలి కాబట్టి మనము దానిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాము విద్యార్థి వెనుకకు కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటో నేను మీకు చెప్తాను కాబట్టి dEydx వర్తింపజేయడానికి మొదటి పదం అనే దానిని ఎలా అమలు చేయాలి కాబట్టి నేను బ్యాక్వర్డ్ వ్యత్యాసాన్ని తీసుకునే బదులు కేంద్ర వ్యత్యాసాన్ని తీసుకుంటాను నేను ఇప్పటికే నాకు ఉన్న విలువల మధ్య మాత్రమే తీసుకోగలను కాబట్టి ఎడమ వైపు Ey మరియు కుడి వైపు EY ఈ రెండింటిని తీసివేస్తే కానీ నేను ఏమి చేస్తాను అంటే dEydx నేను 2 సమయం ఉదాహరణకు పైగా సగటు తీసుకోబోతున్నాను కాబట్టి నేను పరిమిత వ్యత్యాసాన్ని n సమయంలో కాకుండా n 1లో కనుగొనబోతున్నాను మరియు ఈ లోపాన్ని తగ్గించడానికి సగటును తీసుకుంటాను ఎందుకంటే నేను దానిని సరిహద్దులో కాకుండా సెల్ మధ్యలో పెడుతున్నాను కాబట్టి నేను ఆ లోపాన్ని తగ్గించాలనుకుంటున్నాను కాబట్టి నేను సగటును తీసుకుంటాను కాబట్టి ఇది ఇక్కడ సగటుగా ఉంటుంది Ey∂x 12Eyn1ij12 Eyn1i 1j12∆x Eynij12 Eyni 1j12∆x Ey∂x 12Eyn1ij12 Eynij12∆t Eyn1i 1j12 Eyni 1j12∆t కాబట్టి ఇది మరియు ఇది మూల్యాంకనం చేయబడుతున్న ఈ వ్యక్తీకరణలు రెండూ సెల్ మధ్యలో అత్యంత ఖచ్చితమైనవి మొదటిది స్పష్టంగా మరియు రెండవది కూడా సరైనది నేను ఇక్కడ నుండి ఏదో మరియు ఇక్కడ నుండి ఏదో సగటును తీసుకుంటున్నాను కాబట్టి సెల్ మధ్యలో ఇది మరింత ఖచ్చితమైనది కాబట్టి ఈ రాజీ యొక్క అర్థం అది నేను కేంద్ర వ్యత్యాసాన్ని ఉపయోగిస్తున్నాను నేను దానిని కేంద్ర వ్యత్యాసంగా వివరిస్తున్నాను అయితే దీని సగటు కనుగొనడం ద్వారా సరిహద్దు లోపల సగం సెల్ విధించబడుతుంది ప్రయోజనం రెండవ ఆర్డర్కు సరైనది ఎందుకంటే అది సెంటర్ డిఫరెన్స్ సరే కాబట్టి మేము Ey కి ప్రత్యామ్నాయం చేస్తాము ఈ సరిహద్దు స్థితిలోకి మరియు మీరు పిలిచే ఏ విధమైన దానిలోనైనా అమలులో మేము నవీకరణ క్రమాన్ని సరిగ్గా పొందాలని అనుకుంటున్నాము కాబట్టి మనం ఏమి చేస్తాము విద్యార్థి ఇది కేంద్రం తేడా ఇది సెంటర్ డిఫరెన్స్ సెంటర్ డిఫరెన్స్ h లో రెండవ క్రమంలో ఖచ్చితమైనవి అంటే పాయింట్ మధ్య అంతరం అంటే నా ఉద్దేశ్యం మరియు ఫార్వర్డ్డిఫరెన్స్ లేదా బ్యాక్వర్డ్ డిఫరెన్స్ మొదటి ఆర్డర్కి మాత్రమే ఖచ్చితమైనది ఇది మనం చేసిన లోపం యొక్క శక్తి ఇది ప్రారంభంలో పరిమిత వ్యత్యాసంలో సరేనా కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయాలి ఈ వ్యక్తీకరణలో ప్రతి ఒక్కరినీ మనం తీసుకుంటాము కాబట్టి నేను ఈ వ్యక్తిని తీసుకువెళతాను మరియు వాటిని ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఉంచుతాను మరియు అది నాకు ఏమి ఇస్తుంది అది నాకు కొంత నవీకరణ సమీకరణాన్ని ఇస్తుంది ఈ వివిధ నిబంధనల నుండి నేను అప్డేట్ చేయాల్సిన పదం ఏమిటి ఇది నాకు నిజంగా అప్డేట్ చేయాల్సిన పదం అంటే నాకు తెలియదు అంటే ప్రతి టర్మ్ కోసం నాకు తెలిసిన ప్రతి Ey కీ అంటే డొమైన్లోని నా సాధారణ FDTD నవీకరణ సమీకరణం ఉంది ఏ పదానికి నా దగ్గర ఇప్పటివరకు నవీకరణ సమీకరణం లేదు అది సరిహద్దు పై Ey సరే కనుక E yn1 i j 12 కాబట్టి దీని పొందేందుకు ప్రతిక్షేపణ చేసినట్లయితే నేను ఏమి పొందగలను కాబట్టి ఎన్ని 4 నిబంధనలు మరియు 4 నిబంధనలు మొత్తం 8 నిబంధనలు సరైనవో నేను చాలా సరళంగా వ్రాస్తాను కాబట్టి కీ ఏమిటి మీకు కావలసిన పదాన్ని ఎడమ వైపున ఉంచండి మిగతావన్నీ ఎడమ వైపుకు తరలించండి కాబట్టి నేను చివరి వ్యక్తీకరణను వ్రాస్తాను కాబట్టి గామా అనే పదం ఉంది ఇది చాలా స్థిరాంకాలను సంగ్రహిస్తుంది నేను చివరి వ్యక్తీకరణను వ్రాసి ఆపై ఇది ఏమిటో మీకు చెప్తాను విద్యార్థి మేము పరిగణించినప్పుడు నేను Ey n1 i j 12 కోసం వెతుకుతున్నాను అవును అదే నాకు కావాలి ఎందుకంటే అది సరిహద్దులో ఉన్నది γ 1 α1 α α అనేది నా సాధారణ కౌరంట్ పరామితి Eyn1ij12 γEynij12 γEyni 1j12Eyni 1j12 కాబట్టి ఇది పూర్తిగా Ey పరంగా స్పేస్ మరియు సరైన సమయంలో వివిధ ప్రదేశాలలో ఒక నవీకరణ సమీకరణం కాబట్టి దీన్ని పొందడానికి నాకు కూడా ఇక్కడ అదే సమయంలో అవసరం కాబట్టి ఇది స్పేస్ లో అదే పాయింట్ ప్రస్తుత సమయ వ్యత్యాసంలో నవీకరించడానికి నాకు మునుపటి సమయంలో సరిహద్దులో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవసరం ఈ రెంటి మధ్య వ్యత్యాసం n మరియు n1 సరే ఈ రెండింటిని ఎలా అప్డేట్ చేస్తున్నారు అవి లోపలి కుడివైపు i 1లో ఉన్నాయి కాబట్టి ఇది సాధారణ నవీకరణ సమీకరణాల నుండి సరే కాబట్టి మేము దీన్ని ఎలా అప్డేట్ చేయగలము ఇప్పుడు ఇక్కడ కొంచెం ట్రిక్ ఉంది అంటే కొంచెం క్యాచ్ ఉంది అంటే నేను దీనిని తెలుసుకోవాలి ఇది మునుపటి సందర్భంలో నాకు తెలిస్తే మాత్రమే నేను భవిష్యత్తు లో ఈ నవీకరణ సమీకరణాన్ని ఉపయోగించగలను కాబట్టి ఈ సమస్య నుండి బయటపడే మార్గం ఏమిటో నేను ఎలా చేస్తాను ప్రారంభంలో నేను ఎలా తెలుసుకోవాలి సంఖ్య సమస్య ఏమిటంటే కొంత సమయంలో ఫీల్డ్ని బౌండరీకి చేర్చాలంటే నేను మునుపటి సందర్భంలో బౌండరీ పై ఉన్న ఫీల్డ్ విలువను తెలుసుకోవాలి కాబట్టి అనుకరణ ప్రారంభంలో నేను దానిని ఎలా తెలుసుకోవాలి విద్యార్థి 0 0 సరే కాబట్టి సాధారణంగా ఏమి జరిగిందంటే ఇది నా కంప్యూటేషనల్ డొమైన్ అని చెప్పుకుందాం ఇక్కడ ఇది కొంత యాంటెన్నా ఇక్కడ కొంత వస్తువు ఉంది t0 సమయానికి మనం అడుగుపెడుతున్న ఫీల్డ్లు ఏవీ సరిహద్దును చేరుకోలేదు కాబట్టి ఫీల్డ్ నెమ్మదిగా వస్తువును తాకుతుంది మరియు అది బయటికి ప్రయాణిస్తుంది కాబట్టి t0 సమయంలో చాలా సురక్షితంగా నేను Ey లను సరిహద్దులోకి 0 కి సమానంగా సెట్ చేయగలను కాబట్టిసెట్ చేయండి E y0 0 ఫీల్డ్లోని ప్రారంభ పరిస్థితులు నేను 0కి సెట్ చేయగలను విద్యార్థి సమయం 1653 చూడండి నా ఉద్దేశ్యం మీరు దీన్ని వేరే దానికి సెట్ చేయడానికి నిర్దిష్ట కారణం ఉంటే వారు చేసే సాధారణ మార్గం మీరు అలా చేయవచ్చు కానీ నేను నా మూలాన్ని t0 సమయంలో ఆన్ చేస్తుంటే ఫైల్ ఎక్కడికీ చేరుకోలేదు నేను ప్రతిదీ 0 సరిగ్గా సెట్ చేస్తాను కాబట్టి వాస్తవానికి మీరు ఈ గణనలను చేసినప్పుడు మీరు ఫీల్డ్ విలువలను ప్రతిసారీ టైం స్నాప్ లో నిల్వ చేయవచ్చు ఫీల్డ్ ఏ దిశలో అయినా చాలా అందంగా బయటికి ప్రయాణిస్తున్నట్లు మీరు చూడవచ్చు కాబట్టి మీరు బహుళ స్కాటరింగ్ లు జరుగుతున్నట్లు ఊహించవచ్చు మరియు చివరకు మీ FEM మరియు సమగ్ర సమీకరణాలలో స్థిరమైన స్థితిని చేరుకోవడం ద్వారా మీరు చూడలేరు మీరు తుది స్థిరమైన స్థితి పరిష్కారాన్ని పొందుతారు మరియు ఇది చాలా సందర్భాలలో సహేతుకమైనది సరే కాబట్టి మేము చూసేది ఏమిటంటే మీ శోషించే సరిహద్దు పరిస్థితులను ఎలా తీసుకోవాలి మరియు వాటిని FDTDలో ఎలా అమలు చేయాలి మరియు దాని కోసం మేము మా ప్రారంభ పరిస్థితులను సరిగ్గా చూసుకోవాలి కాబట్టి ఇది స్పష్టంగా ఉన్నట్లయితే మేము ఈ మాడ్యూల్ను ముగించవలసి ఉంటుంది మీ సరిహద్దు షరతు ని అధిక ఆర్డర్కి సరి చేయడానికి చాలా సులభమైన మార్గాన్ని నేను ప్రస్తావిస్తాను కాబట్టి మేము మొదట విధించిన సరిహద్దు షరతు ఏమిటి ∂x 1c∂t Ey0 ఇది 1వ ఆర్డర్ ABC ఇప్పుడు ప్రతిబింబం ఒక కోణంలో కాకుండా 0 కి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను కానీ రెండు కోణాలు కాబట్టి ఈ వ్యక్తీకరణ తో ఆడుకోవడం కీలకం ఇది నేను విధిస్తున్నాను కాబట్టి నేను ఈ రెండింటిని సాధారణీకరిస్తాను నేను వ్యక్తీకరణను వ్రాస్తాను మరియు ఇది ఒక వ్యక్తీకరణ ఎందుకు సరైనదో మరియు మరొకటి దాని 2వ క్రమం నుండి అవి ఇలా రెండు పదాలుగా ఉండాలి ∂x cos1c∂t∂x cos2c∂t Ey0 కాబట్టి మేము దీన్ని వాస్తవానికి ఈ కోర్సులో అమలు చేయబోవడం లేదు కానీ నేను మీకు ఉన్నత స్థాయి ఆలోచనను అందించాలనుకుంటున్నాను కాబట్టి మీరు దీన్ని ఉంచినట్లయితే మేము సరిగ్గా అదే విశ్లేషణను చేయండి అంటే ఏదైనా సాధారణం కాని దిశలో తరంగం ప్రయాణిస్తుంది మరియు ప్రతిబింబ గుణకాలను లెక్కించండి మరియు మీరు కనుగొనేది ఏమిటంటే నేను ప్రతిబింబ గుణకాన్ని ఇక్కడ θ1 వర్సెస్ θ2 ప్లాట్ చేస్తే ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే మీకు ఇలాంటి శూన్యాలు వస్తాయి కాబట్టి వీటిని హిగ్డాన్ సరిహద్దు షరతులు అంటారు దానికి హిగ్డాన్ అనే శాస్త్రవేత్త పేరు పెట్టారు కాబట్టి ఇది ఉన్నత ఆర్డర్ చర్చలను ముగింపునకు చేరింది అంటే 1వ ఆర్డర్ ABC లను ఎలా అమలు చేయాలి మరియు అధిక ఆర్డర్లో ఏమి ఆశించాలనే ఉన్నత స్థాయి ఆలోచన